గత లెక్చర్ లో హక్కుల గురించి తెలుసుకున్నాం ఈ లెక్చర్ లో సంపత్తి గురించి తెలుసుకుందాం మేధోసంపత్తి అనేది సృజనాత్మక ఆలోచనల ద్వారా వచ్చిన సంపత్తిఆస్తి ఆస్తి అనేది రెండు రకాలు ప్రజలందరికి సంబందించిన ఆస్తి ఆస్తి అన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే ఒక స్థలాన్ని లేదా స్థిరాస్తిని ఉదాహరణగా తీసుకుందాం ఏ స్థిరాస్తి అయినా ఒక నిర్ణీత స్థలంలో ఉంటుంది ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్న స్థలాన్ని పరిశీలిస్తే ఆ స్థలం యొక్క సరిహద్దులు మనకు సులువుగానే అర్ధం అవుతాయి దాని సరిహద్దులు ఏమిటి ఆ స్థలానికి వెళ్ళే దారి ఏమిటి ఆ స్థలం పక్కన ఉన్న స్థలాల సరిహద్దులు ఏమిటి లాంటి అంశాలు మనకు భౌతికంగా తెలుస్తాయి ఆస్తి అంటేనే వ్యక్తిగతమైనది ఇలా వ్యక్తిగత ఆస్తి చాలామందికి ఉంటుంది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత ఆస్తిని వాటి మధ్య ఉన్న సరిహద్దుల్ని బట్టి మనం విభవించవచ్చు అర్ధం చేసుకోవచ్చు స్థలం అనే స్థిరాస్తిని తీసుకుంటే సరిహద్దులు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఈ సరిహద్దుల్ని తెలుసుకోవాలంటే ఆ స్థలం ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళితే సరిపోతుంది ఈ స్థలం చుట్టూ గోడ కట్టి ఉన్నా లేదా ముళ్ళ కంచె వేసి ఉన్నా ఈ స్థలం సరిహద్దుల్ని తెలుసుకోవడం సులువై పోతుంది ఈ స్థలం వైశాల్యం మనం కొలవవచ్చు లెక్కించవచ్చు మరియు స్థలం పరిధులను నిర్ణయించవచ్చు ఈ స్థలం సరిహద్దులు లేదా పరిధులు ఇద్దరు వ్యక్తులు చేసుకునే అమ్మకపు ఒప్పంద దస్తావేజులు అనేది ఉంటుంది ఆ షెడ్యూల్లో ఆ స్థలం గురించిన వివరాలు పొందుపరచబడి ఉంటాయి స్థలం ఎక్కడుంది దాని చుట్టుకొలత ఎంత దాని సరిహద్దులు ఏమిటి మున్నగు అంశాలన్నీ ఉంటాయి అలా ఒక అమ్మకపు ఒప్పంద పత్రాన్ని చూస్తే ఆ స్థలానికి సంబంధించిన వివరాలు మనకు తెలుస్తాయి ఆస్తి దస్తావేజులు చూసినా ఈ వివరాలు మనకు తెలుస్తాయి అంటే రెండు విధాలుగా ఈ ఆస్తి వివరాలు తెలుసు కోవచ్చు ఆ స్థలం దగ్గరికి వెళ్లి సరిహద్దుల్ని చూడవచ్చు లేదా ఆస్తి దస్తావేజుల ద్వారా కూడా ఆ స్థలానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు స్థిరాస్తి లాగా మేధోసంపత్తి అనేది ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత సమయంలో ఉండదు మేధోసంపత్తి మనిషి మేధస్సు వలన వచ్చిన ఆస్తి ఇది ఒక నూతన ఆవిష్కరణ కావచ్చు లేదా ఒక నూతన ఆలోచన అయి ఉండవచ్చు ఇలాంటి మేదోసంపత్తికి కూడా ఏదోఒక విధమైన పరిధులు సరిహద్దులు గుర్తించాలి ఒక వ్యక్తి అంతర్గత దహన యంత్రంలో కొన్ని కొత్త మార్పులు తీసుకు వస్తే అది నూతన ఆవిష్కరణ అవుతుంది ఈ మార్పులనేవి యంత్రం లోపల జరిగి ఉండవచ్చు ఈ యంత్రాన్ని బయటనుంచి చూసే వ్యక్తికి ఈ యంత్రం యొక్క పనితనం లో వచ్చిన మార్పుకు కారణం తెలియదు ఈ యంత్రం లో ఎక్కడ మార్పు చేయడం వలన దాని పనితనం పెరిగిందో అతనికి అర్ధం కాదు ఎందుకంటే అతను యంత్రం లోపల చూడలేదు కాబట్టి అదే వ్యక్తి అ యంత్రాన్ని విప్పి ఒక ఇంజనీర్ లాగ జాగ్రత్తగా గమనిస్తే అక్కడ జరిగిన మార్పు ఏమిటో అతనికి తెలుస్తుంది లేదా జరిగిన మార్పుకి సంబంధించిన విషయాన్ని వివరణాత్మకంగా రాసి ఎవరైనా ఒక డాక్యుమెంట్ రూపంలో ఆ యంత్రం దగ్గరలో ఉంచినా దాన్ని చదవడం ద్వారా ఆ యంత్రం లో జరిగిన మార్పును అర్ధం చేసుకోవచ్చు ఇది రెండో పద్ధతి ఒక ఆవిష్కర్త తన నూతన ఆవిష్కరణ అయిన అంతర్గత దహన యంత్రం ను జాగ్రత్తగా గమనిస్తే చివర క్లెయిమ్స్ కు సంబందించిన వివరాలు ఉంటాయి కొన్ని పత్రాలలో ఒకే క్లెయిమ్ ఉండవచ్చు మరి కొన్నింటిలో ఎక్కువ క్లెయిమ్స్ ఉండవచ్చు ఈ క్లెయిమ్స్ వివరాలు ఎవరు చదివినా ఈ మేధోసంపత్తి ఆవిష్కరణ యొక్క పరిధి ఏమిటో తేటతెల్లంగా అర్ధం అవుతుంది ఆస్తి అంటే మనకుండేది దాన్ని ఇద్దరు వ్యక్తుల పరస్పర అంగీకారంతో వేరే వారికి బదిలీ చేయవచ్చు ఈ ఆస్తికి సరిహద్దులుంటాయి ఈ సరిహద్దులను బట్టి మన ఆస్తి ఏదో ఇతరుల ఆస్తి ఏదో సులువుగా గుర్తించవచ్చు ఒక పెన్నును ఉదాహరణగా తీసుకుంటే పెన్ను అనేది మనకు కనిపించే ఒక వస్తువు ఎవరి పెన్ను వారిదే ఈ పెన్ను నీదా లేదా నాదా అన్న గొడవ వచ్చే అవకాశమే లేదు ఒక ఉదాహరణ తీసుకుంటే మీకు మీ స్నేహితునికి మధ్య ఒక పెన్ను గురించి గొడవ జరిగిందనుకోండి ఈ పెన్ను హక్కుదారుడు ఎవరో ఎలా నిర్ణయిస్తారు ఆ పెన్ను తీసుకుని ఏదైనా రాసి ఇంతకు ముందు అదే పెన్ను వాడి రాసిన పుస్తకాన్ని చూపించి ఆ రెండు రాతల మధ్య సారూప్యం చూపించి ఈ పెన్ను నాదే అని నిరూపించుకోవచ్చు లేదా ఆ పెన్నుకి ఏదైనా సీక్రెట్ మార్క్ పెట్టుకుని కూడా నిరూపించవచ్చు ఇంకో మార్గం ఏమిటంటే ఇది నా పెన్ ఇది నాదే అని నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అనవచ్చు అప్పుడు మీ స్నేహితుడు ఒక బిల్ తీసి ఇదిగో ఈ పెన్ నాదే అని నిరూపించే బిల్ అని మీకు చూపించవచ్చు ఇదే గనుక జరిగితే మీరే వెనకడుగు వెయ్యాల్సి ఉంటుంది ఎందుకంటే మీ స్నేహితుడు ఒక సాక్ష్యాన్ని బిల్ రూపంలో చూపిస్తున్నాడు మీ దగ్గర అలాంటి సాక్ష్యం లేదు అప్పుడు కూడా ఈ బిల్ దొంగ బిల్ ఈ దొంగ బిల్ ను నువ్వే తయారు చేసావ్ అని మనం వాదించవచ్చు వీటినే వివాదాలు అంటారు ఈ పెన్ మీదే అని మీ స్నేహితున్ని ఒప్పించగలిగేరు అనుకోండి ఆ పెన్ను మీద సర్వహక్కులు మీవే ఆస్తి తగాదాలు అన్నీ ఇలాగే పరిష్కరించబడతాయి ఆ ఆస్తి మీది కాబట్టే చాలా కాలంగా దాన్ని అనుభవిస్తున్నాను అన్న సాక్ష్యం అన్నా చూపించాలి లేదా ఏదో ఒక పత్రాన్ని సాక్ష్యంగా చూపించి ఈ స్థలం మీదే అని నిరూపించుకోవాలి కానీ మేధోసంపత్తి హక్కుల విషయానికి వచ్చేసరికి వీటికి నిర్ణీత స్థలం లేదా నిర్ణీత రూపం వుండదు కాబట్టి ఈ హక్కుల మీదే వచ్చే గొడవలను పరిష్కరించడం చాలా కష్టం అందుకే పేటెంట్ తీసుకునేటప్పుడు అంతకు ముందు ఇంజిన్ పరిస్థితి మరియు పరిమితులేమిటి ఇప్పుడు ఇదే ఇంజిన్ లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి కొత్తగా చేసిన అభివృద్ధి పరిధి ఏమిటి అన్న విషయాలన్నీ లిఖిత పూర్వకంగా పొందుపరచబడి ఉంటాయి ఇలా చేయడం వలన అంతకు ముందు ఆవిష్కర్త చేసిన కృషి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన మార్పు ఏమిటి లాంటి విషయాలలో స్పష్టత ఉంటుంది కాబట్టి వీటి మీద గొడవలకు తావుండదు ఈ వివరాలన్నీ పేటెంట్ స్పెసిఫికేషన్ అన్న భాగంలో పొందుపరచబడి ఉంటాయి అలా వివరాలన్నీ స్పష్టంగా లిఖితపూర్వకంగా ఉంటే ఎప్పుడన్నా మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఎలాంటి క్లెయిమ్స్ పొందవచ్చో అది కూడా అక్కడే రాయబడి ఉంటుంది ఆ విధంగా మేధోసంపత్తి హక్కులకు సంరక్షణ లబిస్తుంది ఈ సంరక్షణకు సంబందించిన వివరాలన్నీ క్లెయిమ్స్ అన్న విషయం కింద మాత్రమే స్పష్టంగా రాయబడి ఉంటాయి ఇలా అన్నీ లిఖిత పూర్వకంగా రాసి మన మేధోసంపత్తికి పేటెంట్ తెచ్చుకోవడం చాలా సులువు కదా అని అనుకోవద్దు అది చాలా క్లిష్టమైన ప్రక్రియ మనం రాతపూర్వకంగా అన్నీ రాసి పెట్టుకుని పేటెంట్ ఇచ్చే సంస్థకు ధరఖాస్తు పెట్టుకోవాలి భారతదేశంలోనైతే ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఉంటుంది ఆ కార్యాలయం మన ధరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలించి ఈ పేటెంట్ ధరఖాస్తు పేటెంట్ పొందడానికి అర్హత కలిగి ఉన్నదా లేదా పరిశీలించి అప్పుడు పేటెంట్ ఇస్తారు ఆ పేటెంట్ పత్రంలోనే క్లెయిమ్స్ కు సంబందించిన సమాచారం మరియు పేటెంట్ యొక్క కాల పరిమితి లాంటివన్నీ పొందుపరచబడి ఉంటాయి అయితే ధరఖాస్తు చేసేటప్పుడు నిర్ణీత రుసుము మనం చెల్లించాల్సి ఉంటుంది